శుభోదయం పరిశోధన పరిచయంపై ఈ MOOC కోర్సుకు స్వాగతం నా పేరు బాలాజీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ని నేను సర్వోత్తమీకరణం మరియు ఉష్ణ బదిలీ మరియు సంఖ్యా వాతావరణ అంచనాలో ప్రత్యేకత కలిగి ఉన్నాను కాబట్టి ఈ రెండు గంటల్లో మనము పరిశోధనలో సృజనాత్మకత గురించి మాట్లాడుతాము సృజనాత్మకత తరచుగా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది లేదా సరిగ్గా అర్థం కాదు ముఖ్యంగా ఇంజనీరింగ్లో సృజనాత్మకత చాలా తక్కువ అనే భావన సాధారణంగా ప్రజలకు ఉంటుంది కాబట్టి మీరు సృజనాత్మకత గురించి మాట్లాడే క్షణం మీరు కళల గురించి మాట్లాడుతారు మీరు సినిమాల గురించి మాట్లాడుతారు సంగీతం గురించి మాట్లాడుతారు మరియు వాస్తవానికి ఇంజనీరింగ్లో కూడా చాలా సృజనాత్మకత ఉంది మరియు పరిశోధనలో గత కొన్ని శతాబ్దాలుగా అభివృద్ధి చేయబడిన సృజనాత్మకత యొక్క ఈ సూత్రాలను మనం ఎలా ఉపయోగించవచ్చో చూడాలి తద్వారా మన పరిశోధనను మరింత ఉత్తేజకరమైన మరియు అర్ధవంతం చేయవచ్చు కాబట్టి రెండు ఉపన్యాసాల రూపురేఖలు ఈ క్రింది విధంగా ఉంటాయి మొదట పూర్తి వృత్తిపరమైన పరిశోధకుడి లక్షణాలు ఏమిటో చూద్దాం తర్వాత మనము స్టెర్న్బెర్గ్ యొక్క సృజనాత్మకత సిద్ధాంతాన్ని పరిశీలిస్తాము అతను US లోని యేల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ తర్వాత నోబెల్ గ్రహీత హెర్బర్ట్ సైమన్ 10000 గంటల నియమాన్ని పరిశీలిస్తాము తర్వాత పరిశోధనలో ఒత్తిడి పాత్ర ఏమిటో చూద్దాం మీరందరూ పరిశోధన చేస్తున్నారు కాబట్టి స్పష్టంగా ఒత్తిడి అనేది పరిశోధనలో అంతర్భాగం కాబట్టి మనం ఒత్తిడికి గురికావలసి ఉంది కాని మనం ఎక్కువగా ఒత్తిడికి గురికాకూడదు కాబట్టి 1960 లో వైద్యంలో నోబెల్ గ్రహీత పీటర్ మెదవార్ నోబెల్ బహుమతిని పొందారు కాబట్టి పరిశోధన సమస్యలపై ఆయన ఆలోచనలను చూస్తాము తర్వాత నోబెల్ గ్రహీతల జీవితాల నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి మీరు నోబెల్ గ్రహీతల జీవితాలను పరిశీలిస్తే మనము కొన్ని విషయాలను గ్రహించగలమా మనం మంచి పరిశోధకులుగా మారడానికి కొన్ని పాఠాలు నేర్చుకోగలమా తర్వాత సృజనాత్మక ఇంజనీర్ లేదా పరిశోధకుడి లక్షణాలు ఆపై సారాంశం మరియు సృజనాత్మకతను మెరుగుపరిచే మార్గాలు ఏమిటో చూద్దాం చివరిలో ఈ ప్రజలందరూ గొప్పవారని చెప్పడంలో అర్థం లేదు ఈ ప్రజలందరూ గొప్పవారే వారు గొప్పవారు వారి జీవితాల నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోగలమా మనం కూడా అభివృద్ధి చెందగలమా పీహెచ్డీ Ph తేలికైన సిరలో కాబట్టి y అక్షం ఆర్డినేట్ అనేది మీకు తెలుసు మరియు అబ్సిస్సా లేదా x అక్షం అనేది దాని గురించి మీకు ఎంత తెలుసు కాబట్టి మీరు డిగ్రీ విద్యార్థి అయితే మీరు దాదాపు అన్ని విషయాల గురించి కొంత తెలుసుకుంటారు కానీ మీరు ప్రతీ దాని గురించి కొంచెం మాత్రమే తెలుసుకుంటారు మరియు మీరు మాస్టర్స్ స్థాయికి వచ్చినప్పుడు మీరు దాని గురించి కొంత తెలుసుకుంటారు మీరు చాలా విషయాల గురించి సహేతుకంగా తెలుసుకుంటారు నెమ్మదిగా మీ విశ్వాసం తగ్గుతుంది మీకు లోతుగా ఏదైనా తెలుసా లేదా అనే సందేహం మీకు వస్తుంది అది మాస్టర్స్ పరిస్థితి విషయానికి వస్తే మీకు చాలా తెలుస్తుంది పరిశోధన యొక్క చాలా చిన్న విషయం గురించి మీకు చాలా తెలుస్తుంది మీరు పూర్తిగా ప్రొఫెషనల్ పరిశోధకుడిగా మారినప్పుడు మీకు ఏమీ తెలియదు కాబట్టి హాస్యాస్పదంగా మేము దీనిని తరచుగా ఘాతాంక చట్టం లేదా విలోమ చట్టం అని సూచిస్తాము మీకు ప్రతిదీ తెలుసని మీరు అనుకుంటే మీకు B డిగ్రీ లభిస్తుంది మీకు ఏదైనా తెలుసా అని మీకు అనుమానం రావడం ప్రారంభిస్తే మీకు మాస్టర్స్ డిగ్రీ లభిస్తుంది మీకు ఏమీ తెలియదని మీకు నమ్మకం ఉంటే కానీ ఇతరులకు కూడా ఏమీ తెలియదని మీకు నమ్మితే మీరు Ph ఇతరులకు కూడా ఏమీ తెలియదని మీకు నమ్మకం ఉంటే మీకు ఏమీ తెలియదని మీకు నమ్మకం ఉంటే మీకు ప్రతిదీ తెలుసు అని మీకు నమ్మకం ఉంటే చివరి దశ అవుతుంది కానీ మీ మొత్తం జీవితంలో మీకు ఏమీ తెలియదని ఎవరూ తెలుసుకోలేరు అనుకుంటే అప్పుడు మీరు ప్రొఫెసర్ అవుతారు నేను ప్రసారం చేస్తున్నానని నాకు తెలుసు అయినా నేను పట్టించుకోను కాబట్టి ఇది కథ అటువంటి చిన్న విషయం గురించి మేము పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము అది దాదాపు శూన్యం మీరు ఒక నిర్దిష్ట సమస్యను తీసుకుంటారు సౌర శక్తి మరియు పారాబొలిక్ సోలార్ కలెక్టర్ వంటిది ఈ విషయంపై మీరు చాలా ఏకాగ్రత పెడతారు కాబట్టి కొన్నిసార్లు మీకు ఒక సందేహం ఉంది మీరు చాలా లోతులోకి చేరుకున్నప్పుడు మీరు చాలా ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఇతర విషయాలను మరియు అన్నింటినీ మరచిపోలేరు కానీ మొత్తం విధానం చాలా లోతుకు చేరుకోవడం ఒక ప్రత్యేకమైన దాని గురించి మీ స్పష్టత విషయం మీరు చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తూనే ఉన్నారు మీరు దాని గురించి చాలా లోతుగా శోధిస్తున్నారు కానీ ఆ లోతు తపస్సు ద్వారా మనకి దర్శనం కలుగుతుంది అప్పుడు ఇతర విషయాలకు విస్తరించే మీ సామర్థ్యం తీవ్రంగా మెరుగుపడుతుంది అది మీకు లభించదు మీరు పరిశోధన చేయకపోతే కాబట్టి లోతులోకి వెళితే మీకు విషయాలను గ్రహించగల సామర్థ్యం ఇతర విషయాలను అర్థం చేసుకోవడం మెరుగుపడుతుంది కాబట్టి మనము లోతు ద్వారా వెడల్పు పొందుతాము ఇది దాని గురించి అందుకే మీరు ఒకసారి మీ Ph మరియు ఒకసారి మీరు కలిగి ఉంటే మీరు ఈ ప్రక్రియ ద్వారా వెళ్ళిన తర్వాత మీ సామర్థ్యాన్ని అభినందిస్తున్నాము మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పై ప్రదర్శనలో కూర్చోవచ్చు మీరందరూ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్నారని అనుకుందాం మీరు ఎలక్ట్రికల్ మెటలర్జీ పదార్థాలపై ప్రెజెంటేషన్ లో కూర్చోవచ్చు ఏమైనా త్వరగా మీరు చేయగలుగుతారు ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్న దాన్ని మీరు గ్రహించగలుగుతారు తేలికైన సిరలో సరే ఎవరో ఒకరు చాలా సంవత్సరాలు తీసుకున్నారు అతని Ph 7 లేదా 8 సంవత్సరాల తరువాత కూడా ముగియలేదు అతను గడ్డం పెంచుకున్నాడు అతను ఒక జ్యోతిష్కుడు మరియు పామిస్ట్ వద్దకు వెళ్ళాడు అతన్ని చేతిని చూడమని చెప్తున్నాడు దయచేసి నా Ph ఎప్పుడు వస్తుందో చెప్పండి అతనపుడు మీ చేతిని చూడటంలో అర్థం లేదని చెప్తాడు దయచేసి మీ గైడ్ ను తీసుకురండి నేను అతని చేయి చూడాలనుకుంటున్నాను అంటాడు కాబట్టి ఇవన్నీ తేలికైన సిరలో ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఇది కూడా మంచి సృజనాత్మకత గురువు పీటర్ను ab పవర్ n ని విస్తరింపజేయమని అడుగుతాడు అతను ఇలా విస్తరింపచేస్తూనే ఉంటాడు మీరు అర్థం చేసుకుంటున్నారా a ప్లస్ b ని అతను ఇలా విస్తరిమ్పజేస్తున్నాడు త్రికోణమితి సమస్యలో ఇది కూడా ఒక ఉదాహరణ ఇక్కడ ఇది 3 సెంటీమీటర్లు ఇది 4 సెంటీమీటర్లు X ను కనుగొనండి x అనేది 9 ప్లస్ 16 యొక్క వర్గమూలం అనగా 25 యొక్క వర్గమూలం కానీ అతను ఇది ఇక్కడ ఉంది అని చెప్పాడు కాబట్టి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి పీటర్ పరీక్షలో ఏ గ్రేడ్ పొందాడో మీరు బాగా ఊహించవచ్చు ఇది సృజనాత్మకతకు ఒక ఉదాహరణ ఇవి సృజనాత్మకతకు ఉదాహరణలు కానీ మనము దీనిని చూడటం లేదు మనము తీవ్రమైన సృజనాత్మకతను చూడబోతున్నాం కాబట్టి ఇది మీకు సుపరిచితం కాబట్టి ఇది సమయంతో ద్రవ్యరాశి యొక్క వైవిధ్యం ఇది ఎక్స్పోనెంషియల్ గా క్షీణిస్తోంది ఈ అబ్బాయికి దాని గురించి ఏమీ తెలియదు బాగా చాలా సార్లు ప్రజలకు అది తెలుసు కానీ అతను వివరించడం ప్రారంభిస్తాడు ఇది చివర్లో ఎగువన వక్రంగా మరియు తర్వాత నేరుగా ఇంకో వైపు సౌందర్యంగా ఆహ్లాదకరమైన వాలుతో ఉంటుంది అసలు గ్రాఫ్లో దిగువ ఎడమవైపు రెండు సరళ రేఖల సమావేశం ఉంటుంది అంటే ఈ వక్రత గురించి అతనికి ఏమీ తెలియదు ఇది ప్రాథమికంగా ఒక y కి సమానమైన a e పవర్ మైనస్ bx రకమైన వక్రత సరే కాబట్టి ఇది ఘోరంగా క్షీణిస్తున్న వక్రరేఖ ఇది మొదటి ఆర్డర్ వ్యవస్థ యొక్క శీతలీకరణను సూచిస్తుంది చల్లని పరిసరాలలో వేడి వస్తువు ఉంటే మనము ఉష్ణ బదిలీని పరిశీలిస్తాము ప్రారంభంలో శరీరం మరియు పరిసరాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది చాలా వేగంగా చల్లబరుస్తుంది తర్వాత ఉష్ణోగ్రత వ్యత్యాసం తగ్గుతుంది అందువల్ల నెమ్మదిగా శీతలీకరణ తగ్గుతుంది లక్షణం లేకుండా అది చేరుకుంటుంది లక్షణంగా ఇది పరిసర ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది నేర్చుకోవడం కూడా అలాంటిదే నేర్చుకోవడం ఈ విషయానికి విలోమంగా అనుసరిస్తుంది ఇది దీనికి విరుద్ధంగా ఉంటుంది ప్రారంభంలో Ph కి వర్తించే తీవ్రమైన అభ్యాసం ఉంటుంది ప్రారంభంలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తరువాత అభ్యాసం చాలా తగ్గిపోతుంది అప్పుడు దానిని ఆపడానికి సమయం ఆసన్నమైయిందని అర్ధం ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు గడిపినా సరే అది సంతృప్తమవ్వదు కాబట్టి అది విలోమం అవుతుంది అది ఎలా నో మీరు బాగా ఊహించవచ్చు అది కూడా ఏదో e పవర్ x వంటి వక్రరేఖ ఇప్పుడు సృజనాత్మకత యొక్క సంఘటనల గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ ఎవరో ఇక్కడ ఏదో వ్రాస్తారు వినోదం కోసం ఎవరో ఏదో చేస్తారు కానీ మనము ఒక తీవ్రమైన సృజనాత్మకతను చూడబోతున్నాం మనము పూర్తిగా ప్రొఫెషనల్ పరిశోధకులుగా ఎలా అవుతాము చూడండి మీరు అలా చెప్తుంటే మీరు ఒక ప్రొఫెషనల్ పరిశోధకుడు అని చెప్తుంటే మీ నుండి ఏమి ఆశించబడుతుంది మన తోటివారు వినాలని మనము కోరుకుంటున్నాము అది చాలా ముఖ్యమైనది నేను గొప్ప పరిశోధకుడిని అని చెప్పుకోవడం కాదు నేను గొప్ప పరిశోధకుడిని అంతర్జాతీయ సమావేశంలో అంతర్జాతీయ సమావేశంలో అంటే ASME లేదా IEEE ద్వారా మీరు ముఖ్య ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించబడ్డారా వంద మంది కూర్చుని మీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నారా వారు మీకు అరగంట లేదా ఒక గంట ఇస్తారా మనం ఆ స్థాయికి ఎదగాలి నేను గొప్పవాడిని అని చెప్పడంలో అర్థం లేదు నేను భేషుగ్గా ఉన్నాను అని చెప్పడం పని చెయ్యదు మరియు ఆ పీర్ సమూహం నిజంగా అంతర్జాతీయంగా ఉండాలి ఇది చెన్నై లోని 36 మంది లేదా చెన్నై లోని 20 మంది లేదా కోయంబత్తూర్ లేదా నాగపట్నం లేదా విశాఖపట్నం లేదా ఇంకేదైనా పీర్ సమూహంగా ఉండకూడదు ఆ పీర్ సమూహం నిజంగా అంతర్జాతీయంగా ఉండాలి 10 మంది పెద్ద నిపుణులు ఉంటే రోబోటిక్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 10 మంది పెద్ద నిపుణులు ఉంటే మీరు 10 మంది నిపుణులలో ఒకరు మీరు 20 మంది నిపుణులలో ఒకరు అదే మనము కోరుకుంటున్నాము అదే మనము పొందాలనుకుంటున్నాము కాబట్టి దీన్ని చేయడానికి మనకు సబ్జెక్టు మీద పట్టు ఉండాలి కాబట్టి రోమ్ ఒక్క రోజులో నిర్మించబడలేదు మీరు చేయలేరు మీరు దీన్ని ఒక్క రాత్రిలో సాధించలేరు కాబట్టి సమయం అవసరం ఈ స్థానానికి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది ఉదాహరణకు నోబెల్ బహుమతి ప్రారంభికులకు ఇవ్వబడదు మీరు మీ Ph పూర్తి చేసిన తర్వాత మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది 5 సంవత్సరాల తరువాత వారు మీకు నోబెల్ బహుమతిని ఇవ్వరు మొదటి విషయం ఏమిటంటే నోబెల్ బహుమతిని గెలుచుకోవటానికి మీరు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉండాలి మీరు 25 30 లేదా 35 సంవత్సరాల వయస్సులో ఏదైనా కనుగొంటే తర్వాత 20 లేదా 30 సంవత్సరాలు వేచి ఉంటారు తద్వారా ఇతరులు 20 30 సంవత్సరాల క్రితం మీరు చెప్పినదానిని కనుగొని సరైనదని నిరూపించడానికి లేదా తప్పు అని నిరూపించడానికి అవకాశం ఉంది అందువల్ల ఆ భావన ఆ సిద్ధాంతం మీరు సృష్టించిన ప్రయోగాత్మక ఫలితాలు అవి సమయ పరీక్షను తట్టుకున్నాయి ఎందుకంటే సమయం హింసాత్మకమైనది కాబట్టి సమయానికి కొట్టుకుపోయే అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మీ ఫలితాలు తగినంత ఎక్కువ కాలం పాటు అంగీకరించబడి ఉన్నాయా ఎక్కువ జీవితాన్ని కలిగి ఉన్నాయా 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల తరువాత కూడా ప్రజలు వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మరియు నా ఉద్దేశ్యం మరే ఇతర పరిశోధనా పత్రం రాలేదు లేదా మరే ఇతర పత్రం రాలేదు అది మీ వద్ద ఏమైనా ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఉత్పత్తి చేయబడినది తప్పు మరియు అవి మీకు లభించిన వాటికి భిన్నంగా ఫలితాలను పొందుతున్నాయి ఖచ్చితత్వం ఉండకపోవచ్చు మరియు కొన్ని సంవత్సరాల తరువాత మీకు మంచి కంప్యూటర్లు ఉండవచ్చు మీకు మెరుగైన ప్రయోగాత్మక పద్దతి ఉండవచ్చు తద్వారా మీరు కొంత శాతం మెరుగుదల పొందవచ్చు కానీ ఎవరైనా తీవ్రంగా భిన్నమైన ఫలితాలను పొందినట్లయితే మరియు వారు మీ ఫలితాలను తప్పు అని నిరూపిస్తే అప్పుడు మనము చేయవలసి ఉంటుంది అప్పుడు ఏమి జరుగుతుంది ఆ సమస్య తెరుచుకుంటుంది అంటే సమస్య పరిష్కరించబడలేదు సమస్య ఇంకా పరిష్కరించబడనప్పుడు తదుపరి దర్యాప్తు అవసరం ఇది ఇప్పటికీ బహిరంగ సమస్య కాబట్టి అలా చేయడానికి మీరు ఈ రంగంలో తగిన పద్ధతులపై నైపుణ్యం కలిగి ఉండాలి మీ రంగం లోని అన్ని పద్ధతులపై మీకు ప్రావీణ్యం ఉండాలి ఉదాహరణకు ఇది థర్మల్ సైన్స్ అయితే మీకు విశ్లేషణాత్మక పద్ధతుల నైపుణ్యం ఉండాలి మీరు సంఖ్యా పద్ధతుల పాండిత్యం కలిగి ఉండాలి మీరు ప్రయోగాత్మక పద్ధతుల పాండిత్యం కలిగి ఉండాలి ఎందుకంటే మీ సుదీర్ఘ జీవితంలో మీరు కేవలం విశ్లేషణాత్మక వ్యక్తిగా ఉండలేరు ఎందుకంటే విశ్లేషణాత్మక దర్యాప్తుకు కారణమయ్యే సమస్యలు నెమ్మదిగా తగ్గుతున్నాయి యాభై మరియు అరవైలలో మీరు మొమెంటం ఇంటిగ్రల్ పద్దతి ఈ సమగ్ర పద్ధతి ఉజ్జాయింపు కలవరపరిచే పద్ధతి మరియు అన్నింటినీ సారూప్య పరివర్తన ఇటా విలువ y ని రెండు ఆల్ఫా యొక్క యొక్క వర్గమూలం తో భాగిస్తే వచ్చే విలువకి సమానం ఆ రకమైన అన్ని విషయాలు ఎలాంటి రకమైన సమస్యలు కావచ్చు ఆ విధానాన్ని ఉపయోగించి పరిష్కరించబడేవి తగ్గాయి అందువల్ల విశ్లేషణాత్మక పద్ధతులకు ఏదో ఒక స్థానం ఉంది కానీ ఇప్పటికీ ప్రజలు చెప్పినట్లు గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టవద్దు ఒక గుడ్డు చెడిపోతే అన్ని గుడ్లు చెడిపోతాయి అదేవిధంగా మీరు మీ మొత్తం వృత్తిని విశ్లేషణాత్మక పద్ధతిలో పెట్టుబడి పెట్టలేరు ఎందుకంటే ప్రాంతం విశ్లేషణాత్మక పద్ధతులు ఆవిరైపోతాయి లేదా ఆవిరైపోవచ్చు కాబట్టి మీ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి మీ నైపుణ్యాలు అన్నిటిలోనూ ఉండాలి నైపుణ్యాలు తగినంత వైవిధ్యంగా ఉండాలి తద్వారా వాడుకలో తగ్గిపోయే ప్రమాదం ఉండదు కాబట్టి మీరు విశ్లేషణాత్మక పద్ధతుల నుండి కొనసాగితే తదుపరిది సంఖ్యా పద్ధతులు మీకు సంఖ్యా పద్ధతులపై ప్రావీణ్యం ఉండాలి ఎందుకంటే పరిశోధనా వృత్తిని కలిగి ఉండటానికి మనకు విలాసాలు సమయం మరియు డబ్బు లేదు ఇక్కడ మన దర్యాప్తు అంతా ప్రయోగాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అదే సమయంలో మీ జీవితం మొత్తం జీవితం మీరు అన్సిస్ ఫ్లూయెంట్ వంటి కొన్ని సాఫ్ట్వేర్లపై పని చేస్తారని మీరు అనుకోలేరు 5 సంవత్సరాల తరువాత 10 సంవత్సరాల తరువాత కొన్ని విభిన్న సాఫ్ట్వేర్లు వస్తాయి లేదా ఆ సమస్యలు చాలా ముఖ్యమైనవి కాకుండా పోతాయి ఒక ఫ్లాట్ ప్లేట్ మీద ప్రవాహం ఫ్లాట్ ప్లేట్ మీద ప్రవాహం గురించి ఇప్పుడు ఎవరూ ఆందోళన చెందరు అందువల్ల మీరు ప్రయోగాత్మక పద్ధతులపై కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలి కాబట్టి మీరు ఈ పాండిత్యం కలిగి ఉండాలంటే ఈ పద్ధతులన్నింటిలో మీరు ఈ పాండిత్యం కలిగి ఉండాలంటే సమయం పడుతుంది కాబట్టి మీరు సమయాని ఉపయోగించుకోవాలి అప్పుడు మీరు పూర్తి అయిన తర్వాత మీరు Ph చేసిన తర్వాత మీ Ph తర్వాత మీ ప్రారంభ సంవత్సరాల్లో మరియు అన్నింటికీ మీరు దర్యాప్తు పద్ధతి ని సిద్ధం చేసుకోవాలి రాబోయే 5 నుండి 10 సంవత్సరాలలో నేను కొనసాగించాలనుకుంటున్న దర్యాప్తు ఏమిటి 30 సంవత్సరాలు కష్టమైన సమయ వ్యవధి ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రతిపాదన కావచ్చు ఎందుకంటే చాలా విషయాలు మారుతాయి కానీ స్వల్పకాలికంలో స్వల్పకాలిక నుండి మధ్యస్థ కాలానికి తరువాతి 5 నుండి 10 సంవత్సరాలలో నేను ఎక్కడ చాలా సమస్యలను కనుగొంటున్నాను నేను ఎక్కడ భావిస్తున్నాను అక్కడ చాలా ఉత్సాహం ఉంది విశ్లేషణాత్మక సంఖ్యా మరియు ప్రయోగాత్మక నా ఆసక్తి మరియు నా నేపథ్యంలో నా నైపుణ్యాలతో నేను ఎక్కడ సహకారం అందించగలను ఇది మీరు తీసుకోవలసిన చాలా ముఖ్యమైన నిర్ణయం మీరు మీ ఆలోచనలను పరిశోధన పత్రాలు మరియు ప్రెజెంటేషన్ల ద్వారా చాలా సమర్థవంతంగా చెప్పగలగాలి సంభాషణ చాలా ముఖ్యమైనది మీరు పరిశోధనా విద్వాంసులుగా లేదా వర్ధమాన పరిశోధకుడిగా ఉన్నప్పుడు మనము మంచి పోస్టర్ ప్రదర్శన ను ఇవ్వగలగాలి మీరు సమావేశాలలో మంచి మౌఖిక ప్రదర్శన ఇవ్వగలగాలి ఆపై మీరు నెమ్మదిగా చాలా బాగా రాయడం సంభాషించే చేసే కళను అభివృద్ధి చేసుకోవాలి మీ ఫలితాలు మీ ఫలితాలు మీకు కొన్ని గొప్ప ఫలితాలు వస్తే సరిపోదు మీరు వాటిని ప్రపంచానికి కూడా అదే విషయం తెలియజేయగలగాలి మీరు కలిగి ఉంటారు మీరు చాలా సృజనాత్మకమైనదాన్ని కనుగొన్నారని మీరు కనుగొన్నారు ఇది సృజనాత్మకమైనదని మీరు అనవచ్చు కానీ ఇతర వ్యక్తులు దీన్ని అంగీకరించాలి అవునా కాదా ఇతర వ్యక్తులు అంగీకరించాలి మనము అలాంటి సమాజంలో జీవిస్తున్నాము ఆపిల్ ఐఫోన్ అంత భారీ హిట్ అయింది ఆపిల్ ఐఫోన్ సృజనాత్మకతకు ఒక చిహ్నం ఎందుకంటే చాలా మంది దీనిని అంగీకరించారు వారు ఏమి చెప్పినా వారు ఏదో చేసారు వారు చాలా పనులు చేసారు అవి ఊహించలేము ఏ కీప్యాడ్ లేని ఫోన్ ఆపై స్టైలస్ లేదు వేలు ఉపయోగించబడుతుంది ఆ సమయంలో మార్కెట్ పెద్ద కీబోర్డులను కలిగి ఉన్న ఫోన్లతో నిండినప్పుడు మరియు స్క్రీన్ చాలా చిన్నదిగా ఉన్నప్పుడు స్టైలస్గా వెనుక వైపు ఎప్పుడూ స్టైలస్ ఉంటుంది కాబట్టి మీ ఆలోచనలను సంభాషించే ఈ సామర్థ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది దీనికి మీరు కొంత పఠనం చేయాల్సి ఉంటుంది మీరు మీ విషయానికి మించిన పఠనం చాలా చేయాల్సి ఉంటుంది మీరు కల్పనను చదవవచ్చు మీరు నాన్ ఫిక్షన్ చదవవచ్చు ఏమైనా వేర్వేరు వ్యక్తులు తమ ఆలోచనలను వివిధ రంగాలలో ఎలా కమ్యూనికేట్ చేస్తారో తెలుసుకోవడానికి మీరు చాలా చదవాలి వార్తాపత్రిక కరస్పాండెంట్ తన ఆలోచనలను ఎలా కమ్యూనికేట్ చేస్తారు సైన్స్ రచయిత తన ఆలోచనలను ఎలా తెలియ చేస్తాడు చేతన్ భగత్ వంటి వ్యక్తి తన ఆలోచనలను ఎలా వ్యక్తపరుస్తాడు కాబట్టి మీకు ఒక ఆలోచన రావాలి మరియు ఇవన్నీ చదివిన తరువాత వేర్వేరు వ్యక్తులు వివిధ మార్గాల్లో ఎలా సంభాషించాలో మీకు ఒక ఆలోచన వస్తుంది మరియు వీటన్నిటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకుని ఆపై మీ స్వంత శైలిని వాడాలి మరియు మీరు రాయడానికి మరియు ప్రదర్శించడానికి మీ స్వంత సూత్రాలను కనుగొనండి మరియు మీరు అకాడెమిక్ నేపధ్యంలో ఉంటే ముందుగానే లేదా తరువాత మీరు Ph విద్యార్థులకు మార్గనిర్దేశం చేయగలగాలి కాబట్టి మీ Ph తో మీ జీవితం ఆగదు మీరు ఏదైనా పనిచేస్తుంటే ఇప్పుడు సిఎస్ఐఆర్ ల్యాబ్లలో మరియు అన్నింటికీ మీరు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలి కాబట్టి మీరు ఆలోచనల సమూహం అయి ఉండాలి అంటే మీరు అంతటా ఆలోచనలను రూపొందించగలగాలి కాబట్టి విజయవంతమైన పరిశోధకుడు గణితంలో చాలా తెలివైనవాడు లేదా భౌతిక శాస్త్రంలో చాలా తెలివైనవాడు లేదా ఏమైనా కాదు విజయవంతమైన పరిశోధకుడు తన జీవితకాలమంతా కొత్త ఆలోచనలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు కాబట్టి అది రావాలి దాని కోసం సమయం అవసరం ఆపై ఇతర రంగాలలో ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి ఆపై మీకు అభిరుచి ఉండాలి మీకు కష్టపడి పనిచేసే స్వభావం ఉండాలి ఇవన్నీ అప్పుడు మిమ్మల్ని అనుసరిస్తాయి కొద్దిసేపట్లో ఇవన్నీ చూద్దాం మీరు పరిశ్రమలో ఉంటే మీరు మీ ప్రతిపాదనలను వ్రాసి సమర్థించగలగాలి మీరు మీ ప్రతిపాదనలను మీ యజమానికి సమర్థించగలగాలి కాబట్టి మీరు ఆర్ అండ్ డి విభాగానికి అధిపతి అయితే మీకు మీ ఫైనాన్స్ మరియు ఇతర మార్కెటింగ్ ఉంటుంది ఈ ప్రజలను మీరు కొత్త ఇంజిన్ చేయాలనుకుంటున్నారని వారిని ఒప్పించాల్సి ఉంటుంది అప్పుడు వారు ఇంకొక సంస్థ నుండి ఇంజిన్ను పొందవచ్చు అని వారు అనవచ్చు మనం కొత్త ఇంజిన్ ఎందుకు తయారు చేయాలి అప్పుడు మీరు 'నా USP ఇది అని చెప్తారు' మీకు తేలికైన ఇంజిన్ కావాలని మీరు చెబుతారు లేదా మీ USP ఇంకేదైనా కావచ్చు కాబట్టి మీరు మీ ఆలోచనలను సమర్థించుకోగలగాలి చివరకు పీర్ సమూహం నిజంగా అంతర్జాతీయంగా ఉండాలి పరిశ్రమ విషయంలో కూడా అతను అగ్రస్థానంలో ఉండాలి ఉద్గార నియంత్రణలో మొదటి పది మంది కుర్రాళ్ళలో ఒకడు అయి ఉండాలి స్టీరింగ్ లో మొదటి పది మంది కుర్రాళ్లలో ఒకడు అతను ఎబిఎస్ లో మొదటి పది మంది అబ్బాయిలలో ఒకడు అతను నెట్వర్క్ లలో మొదటి పది మంది వ్యక్తులలో ఒకడు అయి ఉండాలి నా ఉద్దేశ్యం కొన్ని కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలి అప్పుడే మీరు పూర్తి ప్రొఫెషనల్ పరిశోధకుడు అని చెప్పగలరు మంచి పరిశోధకుడి లక్షణాలు ఏమిటి మొదట మీకు మూలసిద్ధాంతముల యొక్క మంచి పట్టు ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది మీకు మూలసిద్ధాంతముల పై మంచి పట్టు ఉండాలి అందుకే మీరు ప్లస్ టూ ఉత్తీర్ణత సాధించిన వెంటనే మీరు పరిశోధన చేయలేరు మీరు B చేయాలి మీరు M చేయాలి తరువాత మీరు కొన్ని కోర్సులు చేస్తారు కాబట్టి మీరు చాలా ప్రాథమిక జ్ఞానాన్ని పొందుతారు తర్వాత మీరు ఈ రంగంలో పద్దతులపై నైపుణ్యం కలిగి ఉండాలి ఉదాహరణకు మీరందరూ ఉష్ణ బదిలీ చేస్తున్నారు ఉష్ణ బదిలీలో ఉన్న కొన్ని పద్ధతులు ఉన్నాయి సమగ్ర పద్ధతి సారూప్య పరివర్తన పద్ధతి పాక్షిక అవకలన సమీకరణాలను ఎలా పరిష్కరించాలి పరిమిత వ్యత్యాస పద్ధతి ఉష్ణోగ్రత కొలత పీడన కొలత ఫ్లోరేట్ యొక్క కొలత ఇవన్నీ కూడా నా ఉద్దేశ్యం ఇవన్నీ ఉష్ణ బదిలీకి ప్రత్యేకమైనవి అదేవిధంగా మీరు ఎలక్ట్రికల్ నెట్వర్క్లు లేదా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తుంటే మీరు నేర్చుకోవలసిన విషయాల సమితి ఉంటుంది కాబట్టి మీరు మీ రంగంలో పూర్తిస్థాయి ప్రొఫెషనల్ పరిశోధకుడిగా మారడానికి ప్రావీణ్యం పొందవలసిన విషయాలు ఏమిటో మీరు జాబితా చేయాలి తదుపరిది చిత్తశుద్ధి మరియు పట్టుదల కొన్నిసార్లు ప్రయోగం పనిచేయదు ప్రోగ్రామ్ అమలు చేయబడదు పరిశోధన పత్రం తిరస్కరించబడవచ్చు ఇది చాలా సమయం పడుతుంది పరిశోధన పత్రం మీ సలహాదారుడితో గైడ్తో ఎక్కువ కాలం ఉండవచ్చు చాలా నిరాశలు ఉండవచ్చు కానీ ఈ సమయాల్లో ఈ సమయాల్లో మీరు మీ స్థితిస్థాపకతను చూపించాలి మరియు మీరు మీ సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటారో చూడాలి సానుకూలంగా ఉండండి నేర్చుకోవడం కొనసాగించండి అభివృద్ధి చెందండి తదుపరిది స్కాలర్షిప్ మీకు స్కాలర్షిప్ ఉండాలి అంటే మీకు లోతైన జ్ఞానం ఉండాలి మీ విషయం గురించి మీకు లోతైన జ్ఞానం ఉండాలి ఇతర వ్యక్తులు పనిచేస్తున్న సమస్యల గురించి మీకు మంచి జ్ఞానం ఉండాలి ఇతర పరిశోధకులు పనిచేస్తున్న ఈ రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ స్నేహితులు పనిచేస్తున్న సమస్యలు ఏమిటో మీరు తెలుసుకోవాలి అది స్కాలర్షిప్ నా సమస్య గురించి మాత్రమే నాకు తెలుసు నేను పట్టించుకోను నాకు ఇతర విషయాలపై ఆసక్తి లేదు ఇది మంచి వైఖరి కాదు కాబట్టి మీరు తెలుసుకోవాలి ఉదాహరణకు మొదటి పది మొదటి పదిహేను మొదటి పది లేదా ఉష్ణ బదిలీ లేదా ఉష్ణ శాస్త్రాలలో మొదటి ఇరవై మంది పరిశోధకులు వారు ఇప్పుడు పనిచేస్తున్న సమస్యల రకాలు ఏమిటి మీ ప్రయోగశాలలో జరుగుతున్న సమస్యలు ఏమిటి మీ గుంపులో కాదు మీ గుంపులో ఏమైనప్పటికీ మీకు తెలుస్తుంది మీరు వారితో కాఫీ కోసం వెళతారు మరియు మీకు తెలుస్తుంది ఇతర దేశాలు మన దేశంలోని ఇతర పరిశోధనా సంస్థలలోని ఇతర సమూహాలు మరియు మన ఖండంలో మరియు ప్రపంచంలో ఏ రకమైన సమస్యలు పరిశోధించబడుతున్నాయి అనేది తెలుసుకోవాలి IEEE లేదా ASME లేదా ఎల్సెవియర్ లో ప్రస్తుతం పత్రికలలో ప్రచురించబడిన పరిశోధన పత్రాలు ఏవి ఎటువంటి రకాల పనులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి రకాల పనులు ఉన్నాయిటి దక్షిణ అమెరికన్లు ఏమి పని చేస్తున్నారు అమెరికన్లు ఏమి పని చేస్తున్నారు ఉత్తర అమెరికన్లు ఏమి పని చేస్తున్నారు జపనీస్ ఏమి పని చేస్తున్నారు చైనీయులు ఏమి చేస్తున్నారు కాబట్టి దాని కోసం మీరు స్కాలర్షిప్ పొందాలి మీరు చదవాలి నేను నా సమస్యపై మాత్రమే పని చేస్తాను అది మీకు ఇస్తుంది నా ఉద్దేశ్యం ఇది బావిలో కప్ప లాంటిది మీకు ఈ రకమైన ప్రపంచ దృక్పథం ఉండాలి ఎందుకంటే జీవితకాలం అంతా మీరు ఈ సమస్యలో పనిచేయలేరు ఇప్పటి నుండి 3 నుండి 5 సంవత్సరాలు మీ సమస్య బాగా పరిష్కరించబడిన సమస్య అవుతుంది ఇది సరే మీరు తగినంత చేసారు మీరు మీ గైడ్తో వచ్చారు మీకు లభించింది మీరు ఉంచకూడదు ఆ ప్రయోగాత్మక సెటప్తో ఆ ఆలోచనతో నేను 10 లేదా 20 సంవత్సరాలు కొనసాగుతాను అప్పుడు నెమ్మదిగా మీరు మరింత తిరస్కరణ పొందుతారు అప్పుడు దానిలో చాలా ఆహ్లాదకరమైన మరియు ఉత్సాహం ఉండదు కాబట్టి ముందుగానే లేదా తరువాత మీరు మీ అనుకూల ప్రదేశం నుండి బయటకు వచ్చి మీ Ph సమస్య ను వదిలేయండి మరియు ఏదైనా చేయండి కానీ మీరు నేర్చుకున్న ఏ పద్ధతులు అయినా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయి సమాచార నైపుణ్యాలు నేను ఇప్పటికే మీకు చెప్పాను మీరు యూట్యూబ్ ఉపన్యాసాలను కూడా చూడవచ్చు మీరు NPTEL ని చూడవచ్చు మీరు MIT లో ఉన్న ఓపెన్ కోర్సులను చూడవచ్చు మీరు ఇతర YouTube ఉపన్యాసాలను చూడవచ్చు విభిన్న వ్యక్తులు ఎలా సంభాషిస్తారు వారి ఆలోచనను ఎలా ప్రదర్శిస్తారు ఇంజనీరింగ్లోనే కాదు చట్టం న్యాయం మనస్తత్వశాస్త్రం శరీరధర్మశాస్త్రం దేనిలోనైనా తన ఆలోచనలను ఎవరైనా ఎలా ప్రదర్శిస్తారు మీరు చూడవచ్చు కాబట్టి మీరు ఒక దృక్పథాన్ని పొందుతారు సృజనాత్మకత తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు సృజనాత్మకత గురించి మాట్లాడబోతున్నారు సృజనాత్మకత అంటే ఏమిటి సృజనాత్మక వ్యక్తి ముందు చేయని పనులు చేస్తాడు మొదటి విషయం ఏమిటంటే ఇది ఇంతకు ముందు చేసి ఉండకూడదు చేసి ఉండకూడదు ఆ ఆపిల్ ఐఫోన్కు ముందు ఐఫోన్ ఉండకూడదు అప్పుడు మాత్రమే ఇది చాలా సృజనాత్మకంగా పరిగణించబడుతుంది సృజనాత్మకత యొక్క ముఖ్యమైన ఉదాహరణలు సైన్స్ మరియు మెడిసిన్లో కొత్త జ్ఞానం యొక్క ఆవిష్కరణలు గురుత్వాకర్షణ కారణంగా త్వరణం లేదా పెన్సిలిన్ గురుత్వాకర్షణ యొక్క సార్వత్రిక చట్టం G m1 m2 r2 కు సమానం ఇది రెండు వస్తువుల ద్రవ్యరాశికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది ఇది వాటి మధ్య దూరం యొక్క చతురస్రానికి విలోమానుపాతంలో ఉంటుంది మరియు G అనేది స్థిరాంకం కాబట్టి కొత్త సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆవిష్కరణ ద్రవీకృత మంచం దహన ద్రవీకృత బెడ్ బాయిలర్ ఇక్కడ మీరు ఏదైనా కాల్చవచ్చు మీకు ఇసుకతో చేసిన అధిక నిర్దిష్ట వేడిని కలిగి ఉన్న మంచం ఉంటే అప్పుడు మీకు కావలసినది ఉంచండి మీరు బయోగ్యాస్ ఈ విషయం మరియు అన్నింటినీ ఉంచండి అది కాలిపోతుంది ఇది కొత్త టెక్నాలజీ అందమైన సంగీతాన్ని కంపోజ్ చేయడం ఇది మొజార్ట్ లేదా ఎ రెహమాన్ చేత అయినా అది కూడా సృజనాత్మకత లేదా భారతీయ శిక్షాస్మృతిని తీసుకోండి ఒక నిర్దిష్ట విభాగాన్ని తీసుకోండి ఒక సుప్రీంకోర్టు న్యాయవాది దీనిని మరెవరూ వాదించని విధంగా వాదించారు అది కూడా సృజనాత్మకత కాబట్టి సృజనాత్మకత చట్టం తత్వశాస్త్రం చరిత్ర లేదా చరిత్రను వేరే విధంగా వివరించడం ఇవన్నీ సృజనాత్మకతకు ఉదాహరణలు సృజనాత్మకత అంటే కొత్త మొబైల్ ఫోన్ కొత్త కంప్యూటర్ ఇంటర్నెట్ మరియు ఇవన్నీ అని మనం అనుకోకూడదు అవి అన్నింటికీ విస్తరించి ఉన్నాయి మరియు సృజనాత్మకత యొక్క అనేక సందర్భాలు నిరంతరం జరుగుతున్నాయి యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఈ ప్రొఫెసర్ స్టెర్న్బెర్గ్ అనేక పరికల్పన మరియు సృజనాత్మకత సిద్ధాంతాలు అందుబాటులో ఉన్నాయి మీరు సృజనాత్మకతను టైప్ చేస్తే మీరు Google కి వెళితే అది ఇస్తుంది ఇది మీకు మిలియన్ల సైట్లు కథనాలు మరియు అన్నింటినీ ఇస్తుంది కాబట్టి నేను దీన్ని ఎంచుకున్నాను ఎందుకంటే నేను చాలా కనుగొన్నాను ఇది ఈ ఉపన్యాసం యొక్క ఇతివృత్తంతో బాగా అతుక్కొని ఉంటుంది కాబట్టి ఇది ప్రొఫెసర్ స్టెర్న్బెర్గ్ ఒకరు సృజనాత్మకంగా ఉండటానికి అతను కలిగి ఉండవలసిన లేదా కలిగి ఉన్న అన్ని లక్షణాల జాబితాను అతను ఇస్తాడు అతను ఇంటెలిజెన్స్ను అనలిటికల్ ఇంటెలిజెన్స్ సింథటిక్ ఇంటెలిజెన్స్ మరియు ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అని మూడు రకాలుగా వర్గీకరిస్తాడు ఇది కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన 1985 బియాండ్ ఐక్యూ ఎ ట్రైయార్కిక్ థియరీ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ Beyond IQ A Triarchic Theory of Human Intelligence అది ఫుట్నోట్లో సూచించబడుతుంది విశ్లేషణాత్మక మేధస్సు అంటే మీరు కళాశాలలో నేర్చుకుంటారు మెకానికల్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలుగా విభజించబడింది ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్లుగా విభజించబడింది ప్రతి సెమిస్టర్లో మీకు 6 థియరీ కోర్సులు మరియు 2 ల్యాబ్లు ఉన్నాయి సైన్స్ ఆఫ్ మెటీరియల్ డైనమిక్స్ ఆఫ్ మెషినరీ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ మెకానిక్స్ టర్బో మెషినరీ మీకు కొంత వస్తే ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఈ కోర్సులన్నిటిలో ఉత్తీర్ణులైతే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ నేర్చుకున్నారు అది సరే ఆపై ఎలా మీరు దాన్ని ఎలా పరీక్షిస్తారు ప్రశ్నపత్రం ఉంది ప్రతి ఒక్కరికీ ఒకే ప్రశ్నపత్రం ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరికీ కొంత సమయం ఇవ్వబడుతుంది ఈ పరీక్షలో ఎవరూ ఒకరినొకరు చూడకూడదు మీరు పుస్తకాలను మరియు ఈ విషయాన్ని చూడకూడదు ఆపై మీరు కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు మరియు గురువు సమస్యకు సమాధానం తెలుసు దానికి సరైన సమాధానం ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఇది చాలా అనుకరణ వాతావరణం ఈ విషయం లో మీరు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఒక బంగారు పతకం రజత పతకం ఏమైనా పొందుతారు ఆపై అతనిని మెకానికల్ ఇంజనీర్ అని మీరు అంటున్నారు కాబట్టి ఈ విశ్లేషణాత్మక మేధస్సు ప్రాథమికంగా మీ భావనలను పరీక్షిస్తుంది ఇప్పటికే పరిష్కారాలు అందుబాటులో ఉన్న సమస్యలపై మీ ప్రాథమిక అంశాలు మీరు అదే పరిష్కారాన్ని పొందగలరో లేదో చూడటానికి మీరు పరీక్షించబడ్డారు మేము చాలా అరుదుగా సమస్యలను ఇస్తాము అరుదుగా మేము ఓపెన్ ఎండెడ్ సమస్యలను ఇస్తాము ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ పరిష్కారాలు ఉండవచ్చు అప్పుడు అది కష్టమవుతుంది అప్పుడు ఒకరు అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్తారు నాకు తక్కువ వచ్చింది చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల తరచుగా ఈ విశ్లేషణాత్మక మేధస్సు విశ్లేషణాత్మక మేధస్సు థియరీ క్లాస్ ల్యాబ్ క్లాస్ ఎగ్జామ్ గ్రేడ్లు మరియు డిగ్రీ సర్టిఫికేట్ వరకే సింథటిక్ ఇంటెలిజెన్స్ అంటే మీరు నేర్చుకున్నదానిని కొత్త మార్గంలో మిళితం చేసే సామర్థ్యం మీరు పొందే ఏకైక స్థలం మీ కోర్సులో సింథటిక్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఒక ఆలోచన ఉంది ప్రాథమికంగా మీ B మరియు M లో మీ ప్రాజెక్ట్ పని ఇక్కడ మీరు నేర్చుకున్న వాటిని వర్తింపజేయడానికి ప్రయత్నిస్తారు ఏదో పరిష్కరించడానికి పరిశోధన అనేది సింథటిక్ ఇంటెలిజెన్స్ హక్కు గురించినది మీరు నేర్చుకున్నది మీరు ఉపయోగించుకుంటున్నారు వంటి కోర్సు ఆధారిత ప్రోగ్రామ్లో మీరు నేర్చుకునే ఏకైక మార్గం ప్రాజెక్ట్ చేయడం లేదా డిజైన్ ప్రాజెక్ట్లో చేయడం మరియు మొదలైనవి మరియు సింథటిక్ ఇంటెలిజెన్స్లో మీరు ఆఫ్బీట్ పరిష్కారాలను ఇవ్వవచ్చు మరియు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పరిష్కారాలను పొందవచ్చు జీవితంలో ఇది తరచుగా జరుగుతుంది జీవితంలో సాధారణంగా వేర్వేరు వ్యక్తులు తీసుకుంటారు ఇప్పుడు ఈ ఉపన్యాసం ముగిసిన తరువాత 1150 నుండి 12 1 కి మీరు చేయవచ్చు ఒకరు నేరుగా భోజనానికి వెళ్ళవచ్చు ఒకరు తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు ప్రయోగశాలకు ఎవరైనా చేయగలరు జీవితం అనేది అవకాశాల సమితి ప్రతి ఒక్కరూ తన స్వంతదాన్ని ఎంచుకోవచ్చు ఈ ఎంపికల యొక్క సంచిత ప్రభావం మిమ్మల్ని నిర్వచిస్తుంది కాబట్టి సింథటిక్ ఇంటెలిజెన్స్ మీకు తుది పరిష్కారం పరిష్కరించబడని స్వేచ్ఛను ఇస్తుంది విభిన్న పరిష్కారాలు ఉన్నాయి ఇది సాధారణంగా డిజైన్లో జరుగుతుంది ఉదాహరణకు ఉష్ణ వినిమాయకం లో మేము ఎల్లప్పుడూ రెండు రకాల సమస్యల గురించి మాట్లాడుతాము ఇప్పటికే అందుబాటులో ఉన్న ఉష్ణ వినిమాయకం ఉంది విశ్లేషణ లేదా రేటింగ్ సమస్య అని పిలుస్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ ఉష్ణ వినిమాయకంతో ఎంత వేడిని బదిలీ చేయవచ్చో మీరు విశ్లేషించి తెలుసుకోవాలి అప్పుడు ప్రతి ఒక్కరికీ ఒకే సమాధానం లభిస్తుంది కానీ ఇప్పుడు నాకు 100 కిలోవాట్ల వేడిని బదిలీ చేయవలసి ఉంది నేను ఉష్ణ వినిమాయకం యొక్క రకాన్ని నిర్ణయిస్తాను కానీ ఎన్ని గొట్టాలు గొట్టాల పొడవు ఏమిటి గొట్టం యొక్క వ్యాసం ఏమిటి ఇది డిజైన్ సమస్య భిన్నమైనది ప్రజలు వేర్వేరు పరిష్కారాలను పొందవచ్చు అవునా కాదా ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ చాలా కష్టం ఇప్పటికే ఉన్న జ్ఞానం మరియు నైపుణ్యాలతో రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యం మరియు మీ ఆలోచనలను నిధుల ఏజెన్సీలు నిర్వాహకులు సంపాదకులు మరియు సమీక్షకులకు విక్రయించే సామర్థ్యం ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడూ బోధించబడదు బోధించడం కూడా చాలా కష్టం మీరు సంవత్సరాలు కష్టపడి దాన్ని సంపాదించాలి కాబట్టి ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణాత్మక మరియు సింథటిక్ ఇంటెలిజెన్స్ వలె ముఖ్యమైనది ఈ మూడింటిలో తెలివితేటల యొక్క త్రికోణ సిద్ధాంతాన్ని మీరు చూస్తే మీ విద్య అంతటా ఒకటి మాత్రమే అధికంగా కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి మిగతా రెండింటి కోసం మీరు కొనసాగగానే దాన్ని ఎంచుకోవాలి కాబట్టి మీ విజయం చివరికి మిగతా రెండింటిపై కూడా చాలా ఆధారపడి ఉంటుంది మరియు ఇవి స్వయంగా నేర్చుకోవాలి జ్ఞానం గురించి ఏమిటి జ్ఞానం మనకు క్రొత్తదాన్ని గుర్తించే సామర్థ్యాన్ని ఇస్తుంది ప్లస్ టూ తర్వాత వెంటనే మీరు ఎందుకు పరిశోధన ప్రారంభించలేరు నాకు చాలా తెలివైన ఆలోచనలు ఉన్నాయి నేను పరిశోధన ప్రారంభిస్తాను ఆ విధానంతో ప్రాథమిక సమస్య ఏమిటంటే మొదట ఒక నిర్దిష్ట రంగంలో ఇప్పటికే ఏమి జరిగిందో మనం తెలుసుకోవాలి లేకపోతే రవాణా చేయడానికి ఉత్తమమైన మార్గం వృత్తాకార ఆకారంలో ఉన్న వస్తువును మధ్యలో ఒక కేంద్రంగా మరియు చువ్వలను కలిగి ఉండటాన్ని మీరు చెబుతారు ఆపై మీరు 500 సంవత్సరాల ముందు ఆవిష్కరించబడిన చక్రం రూపకల్పనతో బయటకు వస్తారు మీరు చక్రం ని తిరిగి ఆవిష్కరించకూడదు కాబట్టి మీరు పత్రికలకు వెళితే మీరు రిఫరెన్స్ పుస్తకాలకు వెళితే మీరు పాఠ్యపుస్తకాలకు వెళితే మాత్రమే ఉదాహరణకు ఉష్ణ బదిలీలో గత 100 ఏళ్లలో ఏమి జరిగిందో మీకు తెలుస్తుంది ఏమి జరిగిందో మీకు తెలిసిన తర్వాత మాత్రమే మీరు క్రొత్తగా చేసే అవకాశం ఉంది మీకు ఎలా తెలుస్తుంది ఇప్పటికే ఏమి జరిగిందో మీరు ఎలా తెలుసుకుంటారు ఇందుకోసం జ్ఞానం అవసరం మీరు ప్రాథమిక కోర్సుల ద్వారా వెళ్ళాలి తర్వాత మీరు అధునాతన కోర్సుల ద్వారా వెళ్ళాలి తర్వాత మీరు సాహిత్య పరిశీలన చేయవలసి ఉంటుంది అప్పటికే ఏమి జరిగిందో అప్పుడు మీరు తెలుసుకుంటారు కాబట్టి కొంత వినయం అవసరం మీకు అద్భుతమైన ఆలోచనలు ఉండవచ్చు ఆ అద్భుతమైన ఆలోచనలు వంద మందికి లభిస్తాయి ఆపై ఇరవై మంది ప్రయత్నించి ఉంటారు మరియు వారు కూడా ప్రచురించి ఉండవచ్చు మరియు అది కూడా విఫలమయ్యేది కాబట్టి జ్ఞానం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది క్రొత్తదాన్ని గుర్తించే సామర్థ్యాన్ని ఇస్తుంది క్రొత్తది ఏమిటో మీరు తెలుసుకోవాలి ఇది ప్రయోగాలను రూపొందించడానికి క్రొత్త ఉత్పత్తులను రూపొందించడానికి మీకు నైపుణ్యాలను ఇస్తుంది మీరు మీ ప్రయోగాన్ని ఎలా డిజైన్ చేస్తారు మీరు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఎలా కొలుస్తారు మీకు చాలా ఆలోచనలు ఉండవచ్చు ఉష్ణోగ్రతను ఎలా కొలవాలో మీరు గుర్తుచేసుకోండి నేను క్లినిక్కు వెళ్ళినప్పుడు డాక్టర్ నా నోటిలో మెర్క్యూరీ గ్లాస్ థర్మామీటర్ ఉంచారు కాబట్టి మీరు తెలివైనవారు మీకు కొన్ని అద్భుతమైన ఆలోచనలు వచ్చాయి మీరు ఈ మెర్క్యూరీ గ్లాస్ థర్మామీటర్ ఉపయోగించారా 500 డిగ్రీల ద్రవ ఉష్ణోగ్రతను కొలవడానికి నేను ఈ పాదరసాన్ని గ్లాస్ థర్మామీటర్లో ఉపయోగిస్తాను మీ మేధస్సు ఉష్ణోగ్రతను ఎలా కొలవాలో మీకు తెలియజేయదు మీకు జ్ఞానం ఉండాలి మీకు ప్లాటినం రెసిస్టెన్స్ థర్మామీటర్ ఉండాలి లేదా అది ఉపరితలం అయితే మీకు ఇన్ఫ్రారెడ్ ఉంటుంది కాబట్టి ఇతర వ్యక్తులు ఏమి చేశారో మీరు తెలుసుకోవాలి మీకు జ్ఞానం ఉండాలి సృజనాత్మకత ఒకటి కానీ జ్ఞానం చాలా ముఖ్యం మీరు ప్రయోగాన్ని ఎలా డిజైన్ చేస్తారు ఫ్లో రేట్ను ఎలా కొలుస్తారు ప్రెజర్ డ్రాప్ ను ఎలా కొలుస్తారు మీరు ప్రత్యేక చిత్తుప్రతిని ఉపయోగిస్తే మీరు U ట్యూబ్ మానోమీటర్ ను ఉపయోగించలేరు హెచ్ రో జి గరిష్ట విలువ ఏమిటి ఆ h ఏమిటో తెలుసుకోవడానికి మీరు ఎంత లేదా మీరు నిచ్చెన ఎక్కుతారు మీరు అర్థం చేసుకుంటున్నారా కాబట్టి జ్ఞానం చాలా ముఖ్యం తర్వాత ప్రయోగాత్మక ఫలితాలను విశ్లేషించండి మీరు భారీ మొత్తంలో డేటాను పొందుతున్నారు డేటా లాగర్ మీకు చాలా డేటాను ఇస్తుంది మీరు ఈ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారు ఉష్ణ బదిలీ గుణకం అని ఏదో ఉందని మీరు తెలుసుకోవాలి నస్సెల్స్ Nusselt's సంఖ్య అని పిలుస్తారు పనితీరు యొక్క గుణకం అని ఏదో ఉంది సామర్థ్యం అని ఏదో ఉంది కాబట్టి అది జ్ఞానం నుండి వస్తుంది ఆపై శాస్త్రీయ కంప్యూటింగ్ చేయడానికి మీకు జ్ఞానం అవసరం నేను d స్క్వేర్ 5 d ప్లస్ d స్క్వేర్ 5 బై d స్క్వేర్ సున్నా సమీకరణాన్ని పరిష్కరించాలనుకుంటున్నాను మొదట ఇది పాక్షిక అవకలన సమీకరణం అని మీరు తెలుసుకోవాలి ఇది సరళమైనది ఇది దీర్ఘవృత్తాకారమైనది దీనికి నాలుగు వైపులా రివర్స్ సరిహద్దు పరిస్థితులు ఉన్నాయి మూడు రకాల సరిహద్దు పరిస్థితులు అందుబాటులో ఉన్నాయి అప్పుడు పరిష్కరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి మీరు ఫోరియర్ సిరీస్ ను ఉపయోగించవచ్చు లేదా మీరు పరిమిత వ్యత్యాసాన్ని ఉపయోగించవచ్చు లేదా మీరు పరిమిత వాల్యూమ్ను ఉపయోగించవచ్చు లేదా మీరు పరిమిత మూలకాన్ని ఉపయోగించవచ్చు మీరు సూత్రీకరణ తెలుసుకోవాలి ఇవన్నీ మీ మేధస్సు నుండి రావు మేధస్సు తో మీరు కొంతవరకు మాత్రమే సాధించగలరు మేధస్సుని జ్ఞానం తో కూడించాలి